బ్లూటూత్ టెక్స్ట్ పుస్తకాన్ని చూడటం ఎల్లప్పుడూ ఉపయోగపడుతుంది O Reilly ప్రచురణలచే BLE తో ప్రారంభించడం అనే ఒక పుస్తకం ఉంది దయచేసి ఈ పుస్తకాన్ని చూడండి మరియు మీరు BLE కి సంబంధించిన సమాచార సంపదను పొందుతారు బ్లూటూత్కు సంబంధించి అనేక విషయాల గురించి నా అవగాహనను నేను మీకు ఇస్తున్నాను మీరు క్లాసిక్ బ్లూటూత్ వైపు తిరిగి చూస్తే అప్పుడు మీకు మెరుగైన డేటా రేటు లభించింది అప్పుడు బ్లూటూత్ లో ఎనర్జీ పాత బ్లూటూత్ కు వెళ్లే అనుకూలత ఉంటుంది అందువల్ల మీకు డ్యూయల్ మోడ్ సిస్టమ్స్ అవసరమయ్యాయి మరియు పెద్దవి ప్రతిదీ విస్మరించబడ్డాయి మరియు మీరు ప్రస్తుతం 4 1 మరియు అంతకంటే ఎక్కువ ఉన్న BLE మాడ్యూళ్ళను మాత్రమే పొందడం ప్రారంభించారు 0 ఇప్పటికే వస్తోంది 5 0 BLE ఇప్పటికే ఉంది ఇది పూర్తి IP స్టాక్ కు మద్దతు ఇస్తుంది మరియు 4 2 మరియు అంతకంటే ఎక్కువ మెష్ భాగానికి మద్దతు ఇవ్వగలవు కాబట్టి 4 కాబట్టి మీరు ఈ ప్రపంచంలో వాస్తవానికి ఏమి జరుగుతుందో చూసి తిరిగి వస్తే మునుపటి సంస్కరణలతో పోల్చితే BLE నిలబడవలసి ఉందని మీరు చూస్తారు ఎందుకంటే ఇది మీకు అత్యుత్తమ భద్రతను అందిస్తుంది ఇది మెష్ చేస్తుంది ఇది మంచి IP స్టాక్ లభ్యతను చేస్తుంది ఇది మీకు ఐపి స్టాక్ను ఇస్తుంది అది మీకు నేరుగా స్టాక్ ఇస్తుంది సమయం చూడండి 0214 కాబట్టి మీరు బ్లూటూత్ మెరుగైన డేటా రేట్ లేదా డ్యూయల్ మోడ్ యొక్క భద్రతను పరిశీలిస్తే భద్రత ఉంది అని మాత్రమే మీరు చెప్పగలుగుతారు అయితే ఇది భద్రత విషయంలో ఉన్నతమైనది కాదు మరియు డేటా రేట్లు ఇది ఒక ముఖ్యమైన వ్యత్యాసం డేటా రేట్లను పరిశీలిస్తే ప్రజలు సెకనుకు 1 మెగాబిట్ గురించి మరియు కరెంటు వినియోగం గురించి మాట్లాడుతున్నారు ఎందుకంటే ఇది చాలా హ్యాండ్స్ ఫ్రీ అప్లికేషన్ కోసం ఉద్దేశించబడింది మరియు నిజంగా ఇక్కడ 1 MBPS క్లాసిక్ బ్లూటూత్ లేదా మెరుగైన డేటా రేట్ సిస్టమ్ల తో శక్తి సమస్య కాదు కానీ మీరు EDR డేటా రేట్లను తెలుసుకున్నప్పుడు EDR డేటా రేట్లు ఒక MBPS కన్నా ఎక్కువగా ఉన్నాయి ఇది 2 మరియు 3 MBPS ఉన్నట్లు వాదనలు ఉన్నాయి కాబట్టి మెరుగైన డేటా రేటు 1 MBPS కన్నా ఎక్కువ అని నేను చెప్తాను నేను 1 MBPS అని చెప్తాను మరియు అంతకంటే ఎక్కువ నేను ఆ సంఖ్యను లెక్కించను ఎందుకంటే మీరు దానిని చూడవచ్చు కాబట్టి మీరు వెనుకబడిన అనుకూలతను కోరుకున్నారు కాబట్టి మీరు డ్యూయల్ స్టాక్ను మరియు BLE ను చిత్రంలోకి తీసుకురావాలి ఆపై ఛానెల్ల పరంగా చూసినట్లైతే క్లాసిక్ బ్లూటూత్లో 79 ఛానెల్లు ఉన్నాయి అయితే BLE వాస్తవానికి 40 ఛానెల్లను మాత్రమే కలిగి ఉంది ప్రకటన ప్రయోజనాల కోసం మీరు ఎప్పుడైనా ఎన్ని ఉపయోగించవచ్చనే దానిపై తేడాలు ఉన్నాయి మునుపటి సందర్భంలో 3 మాత్రమే ఉన్నాయి మరియు ప్రస్తుతం ఛానెల్ల సంఖ్యపై పరిమితి లేదు ప్రకటన కోసం అన్ని ఛానెల్లు ఉపయోగించవచ్చు కాబట్టి ఇది చాలా ముఖ్యమైన విషయం ఉదాహరణ పరంగా BLE చాలా ముఖ్యమైనది ఇది నిజంగా ఈవెంట్ ఆధారితమైనది అని చెప్పవచ్చు అయితే ఇది ఇతర క్లాసిక్ బ్లూటూత్ కోసం మరియు ఇది ఎల్లప్పుడూ కనెక్ట్ చేయబడిన మోడ్ లాగా ఉందని మీరు చెప్పగలరు ఇది మీకు శక్తి నిజంగా అక్కడ కీలకమైన విషయం కాదని సూచిస్తుంది కాబట్టి దీనిని ఈవెంట్ ఆధారితమైన దానితో పోలిస్తే నిజంగా ఇది చాలా ఎక్కువ శక్తి ని వినియోగిస్తుంది అని మీరు చెప్పగలరు శక్తిని వినియోగించడం చాలా ముఖ్యమైన విషయంగా చెప్పవచ్చు అనువర్తనాలు BLE ను మార్చాయి ప్రజలు వైద్య అనువర్తనాల గురించి మాట్లాడుతుంటారు BLE ప్రపంచంలో చాలా కొత్త విషయాలు జరుగుతున్నాయి అయితే నేను క్లాసిక్ బ్లూటూత్ అనేక హ్యాండ్స్ ఫ్రీ అప్లికేషన్లు మరియు ఇతర ఆడియోల కోసం పేర్కొన్నాను కాబట్టి వివిధ రకాల ప్రొఫైల్స్ ఉన్నాయి కాబట్టి నిజంగా వ్యవస్థల నిర్మాణం భిన్నంగా ఉంటుంది సమయం చూడండి 0554 ఇది చాల వరకు నాయిస్ ని చేరనివ్వదు ఎందుకంటే ఇది ఫ్రీక్వెన్సీ హాప్ స్ప్రెడ్ స్పెక్ట్రంను ఉపయోగిస్తుంది కాబట్టి ఫ్రీక్వెన్సీ హోపింగ్ FHSS అని పిలవబడేది మీకు ఇతర ఆధిపత్యాన్ని ఇస్తుంది ఇది ఇతర 2 4 గిగా హెర్ట్జ్ పరికరాల జోక్యం నుండి రోగనిరోధక శక్తి కాబట్టి అనుకూల డేటా BLE వ్యవస్థ యొక్క సామర్థ్యం కూడా BLE ఎంపిక కోసం చాలా ఆసక్తికరంగా ఉంది కాబట్టి విస్తృత దృష్టిలో ఇది మీరు చూడవలసిన ఉత్తేజకరమైన సాంకేతిక పరిజ్ఞానం బహుశా BLE ఇతర తక్కువ శక్తి సాంకేతిక పరిజ్ఞానాలను ముఖ్యంగా IEEE 802 15 4 ని భర్తీ చేసే సమయం అయినప్పటికీ 15 4 లో 4 a 4 b 4 c 4 g లాంటి చాలా ఎక్కువ సాంకేతికతలు ఉన్నాయి వీటిని స్మార్ట్ మీటరింగ్ అనువర్తనాల కోసం ఉపయోగిస్తారని నేను అనుకుంటున్నాను కాబట్టి ప్రాథమిక 15 4 ప్రోటోకాల్ యొక్క విభిన్న వైవిధ్యాలతో చాలా ఆసక్తికరమైన విషయాలు జరుగుతున్నాయి అయితే అదే సమయంలో తక్కువ శక్తి సెన్సార్ నెట్వర్క్ అనువర్తనం కోసం BLE అంతిమంగా ప్రముఖ సాంకేతిక పరిజ్ఞానాలలో ఒకటిగా ఉంటుందని నేను భావిస్తున్నాను కాబట్టి ఇవన్నీ కలిసి చూస్తే ఇది చాలా ఉత్తేజకరమైన ప్రోటోకాల్గా మారుతుంది ఇది చాలా ఉత్తేజకరమైనది ఎందుకంటే 4 2 మరియు 5 0 ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉంటాయి తేడాలు ఏమిటో నిజంగా చూద్దాం 2 విషయంలో మీకు 1 MBPS మరియు 5 0 లో రెండు MBPS అని క్లెయిమ్లు లభిస్తాయి ఈ సందర్భంలో పరిధి 30 మీటర్లు మరియు వారు 4 రెట్లు చెప్పారు నేను 120 మీటర్ల నుండి 150 మీటర్ల మధ్య ఎక్కడైనా ఆశిస్తున్నాను ప్రకటన ప్యాకెట్ రెండు సందర్భాల్లోనూ గుప్తీకరించగలిగినప్పటికీ 31 బైట్లకు మాత్రమే పరిమితం చేయబడింది మరియు 5 0 విషయంలో మీరు 56 బైట్ల వరకు వెళ్ళవచ్చు ప్రయోజనం ఏమిటంటే మీరు డేటాను ఎంచుకోవడానికి ఏ నోడ్ ప్రయత్నిస్తున్నారో దాన్ని ఎంచుకొని దాన్ని డీకోడ్ చేసి డిఎన్క్రిప్ట్క్రిప్ట్ మరియు అన్ఎన్క్రిప్ట్ చేసి ఆపై డేటాను వాడండి ఇది మంచి విషయం మరియు మునుపటి సందర్భంలో సమస్య అది కేవలం 31 బైటులకు పరిమితం చేయబడింది మరియు ఇప్పుడు మీకు సూపర్ 256 బైట్ల పేలోడ్ లభిస్తుంది ఇది సాధ్యమే మరియు ప్రకటనల ఛానెల్లు కూడా 4 2 లో 3 కి పరిమితం చేయబడ్డాయి ఇప్పుడు ఈ సంఖ్య ఎంత అయినా ప్రకటనల ప్రయోజనాల కోసం కేటాయించినట్లు మీకు తెలుసు చివరిది కానీ కనీసం కాదు మరో ఆకర్షణీయమైన విషయం 5 0 లో మీకు ఐపి స్టాక్ లభిస్తుంది అప్పటివరకు ప్రజలు చూడని ఐపి వి 6 స్టాక్ను ఉపయోగించి ప్రారంభించిన పరికరాలు చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నాయి అయితే ఇది ఇప్పుడు పెద్ద ప్రమాణంగా ఉంది మరియు నేను ఇది నిజంగా Wi Fi కి దగ్గరి బంధువు అవుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఇది మీకు పూర్తి I p కనెక్టివిటీని అందిస్తుంది జిగ్బీ రకమైన పరికరాలకు ఏమి జరుగుతుందో ప్రస్తుతానికి చెప్పడం చాలా కష్టం ఎందుకంటే ఇప్పుడు BLE 4 2 మరియు ఆ పైనవి ఇపుడు ఎక్కువగా మెష్ చేయగల అద్భుతమైన సామర్థ్యం కలిగివున్నవి ఇది మీకు మాస్టర్ మరియు బానిస పరికరాలు ఉపయోగించిన మొత్తం డేటా కాదు మాస్టర్ మరియు స్లేవ్ ల వంటిది కాదు వాస్తవానికి BLE అలా ప్రారంభమైంది అప్పుడు మీకు 7 స్లేవ్ లు మరియు ఒక మాస్టర్ ఉండేది మాస్టర్ స్లేవ్ యొక్క ఈ భావన ఇప్పుడు ముగిసింది 2 మరియు ఆ పైన వాటి గురించి మాట్లాడేటప్పుడు మీరు నిజంగా చాలా నుండి చాలా వరకు ఒకదానినుండి చాలా వరకు పాయింట్ నుండి పాయింట్ వరకు మల్టీ పాయింట్ నుండి మల్టీ పాయింట్ వరకు చేయవచ్చు వాస్తవానికి పూర్తిగా కనెక్ట్ అయిన మెష్ నెట్వర్క్ 4 2 మరియు 5 0 రెండింటి వలన సాధ్యమవుతుంది చాలా ఆకర్షణీయంగా ఉంది బహుశా జిగ్బీ ప్రయోజనం ఏమిటంటే చూడండి సమయం 1031 వాస్తవానికి మనం దానితో మెష్ చేయగలము మరియు అది ఇప్పుడు BLE చేయగలదు కాబట్టి IoT కోసం ప్రోటోకాల్స్ మెరుగైన వైర్లెస్ ప్రోటోకాల్ లు పోటీ లో ఖచ్చితంగా BLE లో అన్ని చిన్న శ్రేణి తక్కువ శక్తి అనువర్తనాలకు పెద్ద పోటీ ఇస్తుంది మరియు Wi Fi తక్కువ శక్తి Wi Fi కూడా కొద్దీ దూరం పరిధి వరకు చాలా ప్రయోజనంగా మారుతుంది కాబట్టి BLE మరియు BLE 4 2 మరియు ఆ పైనవి ఇపుడు ఎక్కువగా మీ అనువర్తనాలను వాస్తవంగా రూపొందిద్దుతున్నాయి మరియు మనము ఎలాంటి అనువర్తనాల గురించి మాట్లాడుతున్నాము మేము ధరించగలిగిన వాటి గురించి మాట్లాడుతున్నాము ఇంటర్నెట్ కోసం లేదా IoT అనువర్తనాల డిజైన్ కోసం ధరించగలిగినవి అనేది చాలా పెద్ద విషయం ఇది ఒక విషయం రెండవ విషయం BLE స్థానికీకరణ కోసం స్థానికీకరణ అవసరాలకు ఉపయోగించబడుతుంది వాస్తవానికి వైర్లెస్ నెట్వర్క్లు అందించగల అనేక విషయాలను గుర్తుచేసుకోండి అవి అందించగల వాటిలో ఒకటి RSSI సిగ్నల్ అనగా రైట్ రిసీవ్ సిగ్నల్ స్ట్రెంగ్త్ ఇండికేషన్ ముఖ్యంగా మేము ఒక ట్రాన్స్మిటర్ మరియు రిసీవర్ గురించి మాట్లాడుతున్నాము మరియు ట్రాన్స్మిటర్ మరియు రిసీవర్ మధ్య ఈ దూరం లైన్ ఆఫ్ సైట్ అయితే దీనిని మనందరికీ బాగా తెలిసిన పాత్ లా ఎక్స్ప్రెషన్ ద్వారా నియంత్రించవచ్చు మీరు Friss Law చూడాలని నేను ఆశిస్తున్నాను refer time 1207 అందుకున్న శక్తితో ప్రసార శక్తి మీకు తెలిసినట్లైతే దీని ద్వారా మీరు ట్రాన్స్మిటర్ మరియు రిసీవర్ మధ్య పరిధి ఏమిటో మీకు తెలుసుకోవచ్చు BLE లో ఉపయోగించే అనేక RSSI ఆధారిత స్థానికీకరణ అనువర్తనాల్లో ఇది తప్పనిసరిగా ఉపయోగించబడుతోంది ఉదాహరణకు నేను మాల్ లేదా సూపర్ మార్కెట్కి వెళ్లడం వంటివి నేను మిమ్మల్ని ప్రోత్సహించగలను అక్కడ మీరు మాల్ లేదా సూపర్ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నప్పుడు అప్పటికే అక్కడ ఇన్స్టాల్ చేయబడిన బీకాన్ ఉంటుంది అది బ్యాటరీతో కూడిన చిన్న BLE హార్డ్వేర్ పరికరం మరియు ఇది తప్పనిసరిగా ప్రకటన ప్యాకెట్లను క్రమానుగతంగా పంపుతుంది మరియు ఇచ్చిన ట్రాన్స్మిషన్ శక్తితో మరియు ట్రాన్స్మిషన్ శక్తిని చూస్తూ చేతిలో మొబైల్ స్మార్ట్ ఫోన్తో నడుస్తున్న ఒక వినియోగదారుడు ఉన్నారని అనుకుందాం దాన్ని పెద్దగా గీస్తున్నాను తద్వారా మేము కొన్ని నిష్పత్తులను నిర్వహిస్తాము ఇది కారిడార్ స్థలం మరియు ఈ కారిడార్ ప్రదేశంలో ఎక్కడో ఒక చిన్న బీకాన్ ఉంది ఈ బీకాన్ తప్పనిసరిగా BLE హార్డ్వేర్ మరియు బ్యాటరీని కలిగి ఉంటుంది నేను BLE హార్డ్వేర్ మరియు బ్యాటరీ అని చెప్పినప్పుడు పది సంవత్సరాలు జీవితకాలం ఉన్న బీకాన్ లను క్రమానుగతంగా ఇస్తుంది అనేది స్పష్టం చేతిలో మొబైల్ ఫోన్ ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు ఈ కారిడార్లో జంక్షన్ పాయింట్ దగ్గరికి చేరుకున్నాడు ఆపై ముందుకు సాగాలి ఆపై ఇక్కడ ఒక దుకాణం ఉంది ఇప్పుడు అతను ఇక్కడకు వెళుతున్నప్పుడు మరియు దీనికి దగ్గరగా వెళుతున్నప్పుడు మరొక బెకన్ ఉంది మరియు అతను ఇప్పుడు ఈ భాగానికి వచ్చేటప్పుడు అప్పటికే అతని చేతిలో ఉన్న ఫోన్ అతనికి ఒక వస్త్ర దుకాణం చాలా దగ్గరగా ఉందని చెబుతుంది మరియు కొన్ని పాప్ అప్ సందేశం రావచ్చు ఇది ఈ వస్త్ర దుకాణం గురించి ఏదో చూడటానికి వీలు కల్పిస్తుంది అది ఎలా సాధ్యమవుతుంది ఇది సాధ్యమే ఎందుకంటే వస్త్ర దుకాణం కి ఒక అందమైన వెబ్సైట్ ఉంది అని అనుకుందాం ఇప్పుడు అతను దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదైనా స్థాన సమాచారం ప్రకటన చేయడానికి బదులుగా URL ను తీసుకువెళ్ళే దాని కోసం ప్రకటన చేయవచ్చు మరియు ఈ URL స్మార్ట్ ఫోన్ ద్వారా పట్టుకోబడుతుంది మరియు వెంటనే బ్రౌజర్ నేరుగా గార్మెంట్ షాపుల వెబ్సైట్కు కనెక్ట్ అవుతుంది వస్త్ర దుకాణాల వెబ్సైట్లో మీకు తెలిసిన ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయి ఇవి వినియోగదారుని వెళ్లి కొనుగోలు చేయమని ప్రలోభపెడుతున్నాయి అందువల్ల రిటైలర్లను వినియోగదారులను కూడా ఆకర్షించడానికి విక్రేతలను అనుమతిస్తుంది మంచి మొత్తంలో అమ్మకాలకు ఆస్కారం ఉంటుంది కస్టమర్లు వారు కొనుగోలు చేయాలని చూస్తున్నదాని గురించి మరియు అన్నింటినీ బట్టి మంచి సమాచారాన్ని పొందవచ్చు కాబట్టి ఇది నిజంగా మంచి పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తుంది నేను చాలా ఆసక్తికరమైన విషయం చెప్పాను మీరు నడుస్తున్నప్పుడు ఈ చిన్న బీకాన్ చిన్న BLE హార్డ్వేర్ ప్లస్ బ్యాటరీ పరికరం నుండి వస్తున్న URL తో వెబ్సైట్ తెరుచుకుంటుంది ఎటువంటి అనువర్తనం లేదు ఆండ్రాయిడ్ అనువర్తనం లేదు ఫోన్లో ఇన్స్టాల్ చేయబడిన ఐఓఎస్ అనువర్తనం లేదు ఇదంతా మీరు నడుస్తున్నప్పుడే జరిగిపోతుంది మరియు ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయి ఎందుకంటే బెకనింగ్ బీకాన్ ఒక పెద్ద టెక్నాలజీ మరియు మేము BLE యొక్క ఇతర లక్షణాలకు BLE కి వెళ్ళే ముందు నేను బెకన్ టెక్నాలజీ నుండి తప్పుకుంటాను స్థానికీకరణ ప్రయోజనాల కోసం బీకాన్లు మొదట యాపిల్ చేత ప్రారంభించబడినవి మరియు వారు దీనిని ఐబెకాన్ అని పిలిచారు ఐ బీకాన్ గురించి ప్రత్యేకంగా ఏమీ లేదు ఇందులో కొత్త హార్డ్వేర్ ఏమీ లేదని మీకు చెప్తాను ఇది మీరు ఏ విక్రేత నుండి అయినా కొనుగోలు చేయగల హార్డ్వేర్ ఫ్రేమ్ ఫార్మాట్ BLE ఫ్రేమ్ ఫార్మాట్ మాత్రమే ఇది ఒక నిర్దిష్ట ఆర్డర్ నిర్మాణాన్ని అనుసరిస్తుంది మరియు ఆ నిర్మాణం ద్వారా అర్థం చేసుకోవచ్చు మీరు ఆపిల్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోగలిగే అనేక అనువర్తనాలు మరియు ముఖ్యంగా మీరు ఎక్కడ ఉన్నారో దాని గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాయి అది ఐబీకాన్ టెక్నాలజీ ఆపిల్ ఏదైనా చేస్తే గూగుల్ నిశ్శబ్దంగా ఉండదు కాబట్టి గూగుల్ దాని స్వంత టెక్నాలజీతో బయటకు వచ్చి దానిని ఓపెన్ సోర్స్ చేసి ఎడ్డీస్టోన్ అని పిలిచింది ఇది దానికంటే ఇంకా ఎక్కువే చేసింది చూడండి మీరు ఐబీకాన్లతో ఏమి చేయాలి అనేదానికి భిన్నంగా మీరు ఏ అనువర్తనాన్ని వ్యవస్థాపించాల్సిన అవసరం లేదు మేము ఎడ్డీస్టోన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే మార్గాన్ని మీకుఇస్తాము తద్వారా నేను ఒక URL ను కూడా నెట్టగలను కాబట్టి అది ఎడ్డీస్టోన్ టెక్నాలజీ అందించే విషయం కాబట్టి మీరు మీ జేబులో ఒక ఆండ్రాయిడ్ ఫోన్ను కలిగి ఉండవచ్చు మరియు మీరు అంతటా నడుస్తూ ఉండవచ్చు మరియు మీరు ఎడ్డీస్టోన్ URL రకం బీకాన్ సందేశాన్ని అందుకోవచ్చు ఈ ఎడ్డీస్టోన్ రకం URL సందేశం తప్పనిసరిగా మీరు వస్త్ర దుకాణ వెబ్సైట్ను తెరిచేలా చేస్తుంది మరింత కొనసాగిద్దాం ఇప్పుడు వినియోగదారుడు అతను కనుగొన్న వస్త్ర దుకాణంలోకి ప్రవేశిస్తాడు కాబట్టి అతను ప్రవేశించేటప్పుడు ఈ వస్త్ర దుకాణాన్ని పెద్దగా విస్తరించనివ్వండి కాబట్టి వస్త్ర దుకాణానికి ప్రవేశం పెట్టనివ్వండి లేకపోతే వినియోగదారుకు ఎటువంటి వ్యాపారం ఉండదు కాబట్టి ఇప్పుడు వినియోగదారు వస్త్ర దుకాణంలోకి ప్రవేశించి ఈ మూలలో అమ్మకపు సూచికను చెప్పనివ్వండి ఇక్కడ సూచించిన అమ్మకం 30 శాతం లేదా కొన్ని వస్త్రాలలో 40 శాతం అని చెప్పనివ్వండి ఇప్పుడు అతను లోపల బీకాన్లలోకి ప్రవేశించినప్పుడు దుకాణం లోపల ఉత్తమ డిస్కౌంట్ అమ్మకం ఎక్కడ లభిస్తుందనే దాని గురించి వినియోగదారుకు ఫోన్లోని బీకాన్ ఇప్పటికే చెబుతుంది దయచేసి ఇది దుకాణం లోపల ఉందని గమనించండి ఇప్పుడు అతను కదులుతూ అమ్మకం ఉన్న స్టాండ్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఇదే స్థలం అని చెబుతుంది ఇది స్టాల్ కాదు ఇది స్టాండ్ కాదు ఇది గరిష్ట తగ్గింపు ఉన్న దుకాణం లోపల ఉన్న ప్రదేశం ప్రసార శక్తిని నియంత్రించడం ద్వారా మరియు ఈ బీకాన్లను ఉపయోగించడం ద్వారా వినియోగదారు చుట్టూ పెద్ద మరియు మధ్య తరహా పరిధిని సృష్టించడం ద్వారా ఇవన్నీ చాలా సజావుగా జరుగుతాయి కాబట్టి ఇది చాలా ఆసక్తికరమైన టెక్నాలజీ నేను ఐబీకాన్ గురించి చాలా విషయాలు చెప్పాలి ఐబీకాన్ ఆపిల్ ఫోన్లలో మాత్రమే పనిచేస్తుందనేది నిజం కాదు ఈ ఫ్రేమ్ స్ట్రక్చర్ BLE ఫ్రేమ్ స్ట్రక్చర్ పైన ఉంటుంది ఈ ఫ్రేమ్ స్ట్రక్చర్ ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా పనిచేస్తుంది ఆపిల్ చేత కనుగొనబడిన ఆపిల్ ఫోన్ల కోసం మాత్రమే ఐబీకాన్ ఉద్దేశించబడింది అని మిమ్మల్ని మీరు పరిమితం చేసుకోవద్దు ఇది మంచి విషయం ఎడ్డీస్టోన్లో ఇతర రకాల బెకన్ రకాలు కూడా ఉన్నాయి నేను ఈ ఉదాహరణకి చాలా దగ్గరగా ఉన్నట్లుగా అనిపించే ఒక దానిని తీసుకున్నాను BLE తో సాధ్యమయ్యే ఉత్తేజకరమైన అనువర్తనాలను అర్థం చేసుకోవడానికి ఐబెకాన్ మరియు ఎడ్డీస్టోన్లను కలిపి చూడండి కాబట్టి ఈ కోణంలో ఎడ్డీస్టోన్ గురించి ఇతర విషయాలలో చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎడ్డీస్టోన్ UID అని పిలుస్తారు ఎడ్డీస్టోన్ URL గురించి నేను మీతో మాట్లాడాను మరియు ఎడ్డీస్టోన్ TLM అని పిలువబడే మరొక విషయం ఉంది సరే నేను వివరంగా తెలుసుకోవాలనుకోవడం లేదు కానీ మీరు ఖచ్చితంగా వాటిని చూడవచ్చు మరియు ప్రతిదీ ఓపెన్ సోర్స్ మీరు గిటబ్ కు వెళ్ళి మరియు మీరు ఈ పరిష్కారాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది BLE గురించి చాలా ముఖ్యమైన విషయం కాబట్టి స్థానికీకరణ అనువర్తనాల కోసం మేము రెండు అనువర్తనాలతో ప్రారంభించిన చోటుకు తిరిగి వెళ్దాం ఇక్కడ మీరు బెకన్ టెక్నాలజీ మరియు వేరియబుల్ స్పేస్ గురించి మాట్లాడుతారు ఇది ఆసక్తికరమైన విషయం ఇప్పుడు నేను ఇక్కడ వ్రాసినదాన్ని చూడండి ఇది చాలా ఉత్తేజకరమైనది ఎందుకంటే ఇది చాలా ఆకర్షణీయమైన భద్రతా లక్షణాన్ని కలిగి ఉంది నేను ఏమి చెబుతున్నానో గుర్తుంచుకోండి భద్రత లేకుండా IoT విఫలమవుతుంది మీరు అసురక్షితమైన బిలియన్ల కొద్దీ పరికరాల గురించి మాట్లాడలేరు అందువల్ల కమ్యూనికేషన్ భద్రత చాలా కీలకం BLE 4 2 యొక్క భద్రతా లక్షణాలను అర్థం చేసుకోవడానికి మేము ఇప్పుడు చిన్న చిన్న ప్రయోగాలను ఏర్పాటు చేయడానికి కొంత సమయం గడుపుతాము మనకు 4 2 బాగా తెలిస్తే 5 0 యొక్క భద్రతా లక్షణాలు మనము ఊహించగలము ఎందుకంటే తేడాలు చాలా తక్కువ కాబట్టి డెమో వన్ తో ప్రారంభిస్తాను మాధురి మరియు అనుజా ఇక్కడ ఉన్నారు మరియు ఇక్కడ ఒక ఫోన్ 1 ఉంది మరియు ఇక్కడ ఫోన్ 2 ఉంది ఫోన్ 1 ప్రకటన చేస్తుంది మరియు నేను యాంటెన్నాను చూపించవలసి ఉంది BLE యాంటెన్నా మరియు తరువాత రిసీవర్ యాంటెన్నా ఉంది పరిపూర్ణత కోసం రెండు యాంటెన్నాలను ఉంచండి ఇవి రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ కావచ్చు అవి ఏదైనా కావచ్చు ఫోన్ 1 యొక్క గోప్యత గురించి వివరించడమే ఈ డెమో యొక్క ఉద్దేశము ఇక్కడ BLE 4 2 మరియు అంతకంటే ఎక్కువ ఉన్న వాటి మంచి లక్షణాలలో ఒకటి అడ్రస్ రిజల్యూషన్ భాగం దీనిని RPA పరిష్కరించగల ప్రైవేట్ అడ్రస్ అని కూడా పిలుస్తారు ఇది ఈథర్నెట్లోని MAC అడ్రస్కు సమానమైనది ముఖ్యంగా ఈ ఫోన్ నిరంతరం దాన్ని మారుస్తుందని మీకు తెలుసు మరియు యాదృచ్చికంగా ఇది MAC అడ్రస్ను ఉత్పత్తి చేస్తుంది అయితే ఇది ఫోన్ 2 విజయవంతంగా డీకోడ్ చేయగలదుఇది దాని గురించి మంచి విషయం ఈ ఫోన్ నిరంతరం యాదృచ్ఛిక MAC అడ్రస్ను లింక్ లేయర్ అడ్రస్ను ఉత్పత్తి చేస్తుంది లింక్ లేయర్ అడ్రస్ యాదృచ్ఛికంగా ఉన్నప్పటికీ ఫోన్ 2 దానిని అందుకోగలదు ఎందుకంటే దీనిని IRK identity resolving key ఐఆర్కె గుర్తింపు పరిష్కార కీ అని కూడా అని పిలుస్తారు మరియు IRK అంటే ఏమిటి IRK అనేది షేర్డ్ రహస్యం మరియు మీరు షేర్డ్ కీ ని ఎలా ఉత్పత్తి చేస్తారు పరిశీలనాత్మక వక్రత చూడండి సమయం 2513 అల్గోరిథం ఉపయోగించి షేర్డ్కీ ఉత్పత్తి అవుతుంది మేము షేర్డ్ కీ జనరేషన్ భాగం వివరించడం లేదు కానీ ఈ షేర్డ్ కీ జత చేసే సమయంలో అందుబాటులో ఉంది అది సరిగ్గా కనిపిస్తుంది మరియు ఈ IRK అప్డేట్ షేర్డ్ రహస్యాన్ని కూడా మారుస్తూనే ఉంటుంది కాబట్టి ఏ వ్యక్తి అయినా చొచ్చుకుపోవటం చాలా కష్టంగా ఉంటుంది ఈ పరికరాల యొక్క ఈ గోప్యతలో మీరు ఎప్పుడైనా ఒక సెకను నుండి 11 5 గంటల మధ్య షేర్డ్ కీ ని మారుస్తూ ఉంటారు ఉదాహరణకు మీరు బహిరంగ ప్రదేశంలో ఉంటే మీరు చాలా తరచుగా చాలా పరికరాలతో IRK ని మార్చాలని కోరుకుంటారు మీ చుట్టూ వినే హ్యాకర్లు అయిన మీ చుట్టూ ఎలాంటి పరికరాలు ఉన్నాయో ఎవరు వింటున్నారో ఎవరు హ్యాకర్లో మీకు తెలియదు కాబట్టి మీరు ఉండే ప్రదేశాన్ని బట్టి మీరు వీలైనంత తరచుగా IRK కీ ని మార్చాలనుకోవచ్చు ఇది మీ ఇంటి లోపల ఉంటే ఇది ఒక్క సారి చేసే విషయం మరియు మీరు భద్రత గురించి అంతగా ఆందోళన చెందవద్దు ఎందుకంటే ఇది ఒక చిన్న ప్రైవేట్ ప్రాంతానికి మాత్రమే పరిమితం చేయబడింది అప్పుడు మీరు దీన్ని 11 గంటలు లేదా 12 గంటలు ఏమైనా ప్రామాణిక అనుమతికి సెట్ చేయాలనుకోవచ్చు కాబట్టి కార్యాలయ పరిసరాలలో బహిరంగ ప్రదేశాలు మరియు మీరు వీలైనంత తరచుగా IRK ని మారుస్తూ ఉండాలి ఇప్పుడు 4 2 మరియు అంతకంటే ఎక్కువ వాటి గురించి మంచి విషయం ఏమిటంటే 4 2 కి ముందు నేను దేని గురించి మాట్లాడటానికి ఇష్టపడలేదు ఎందుకంటే 4 2 కి ఈ కి ప్రయోజనం ఉంది మీరు ఈ గుర్తింపు పరిష్కార కీని వైట్ స్పేసింగ్ వైట్ లిస్టింగ్తో పాటు ఉపయోగించవచ్చు మనకు బ్లాక్ లిస్టింగ్ మరియు వైట్ లిస్టింగ్ కలవు మీరు సరిగ్గా విశ్వసించదలిచిన వారు వైట్ లిస్టింగ్ కాబట్టి IRK ప్లస్ వైట్ లిస్టింగ్ సాధ్యమే మరియు ఈ కలయిక కారణంగా ఈ ఫోన్ a మరియు ఫోన్ b మధ్య కనెక్షన్ నిజంగా వేగవంతం అవుతుంది ఫలితంగా శక్తి కూడా చాలా వరకు ఆదా అవుతుంది కాబట్టి దీని యొక్క ప్రదర్శనను చూద్దాం ఇది ప్రకటన చేసే ఫోన్ మరియు మేము ఈ రెండు పరికరాల గోప్యత గురించి మాట్లాడుతున్నాము మరియు నేను ఇప్పుడు మీకు ఒక పరికరంచూపిస్తాను ఈ పరికరం MAC అడ్రస్ ని ఇచ్చింది ఫ్లాష్ చేసిన MAC అడ్రస్ 61 553406 b 454 మరియు ఇది RSSI అందుకున్న సిగ్నల్ యొక్క బలం ఇది రిసీవర్ పొందింది refer time 2806 కాబట్టి ఇప్పుడు మనం ఏమి చేస్తాం అంటే మనం ఆపుతాము నేను దీనిని ఆపివేసాను మరియు ప్రసారం చేయటం ఆగిపోయిందని మీరు చూస్తారు మరియు ఇప్పుడు మనం మళ్ళీ ప్రారంభిస్తాము మరియు మాధురి దీనిని ప్రారంభిస్తుంది మరియు మీరు ఈసారి వేరే యాదృచ్ఛిక MAC అడ్రస్ 6 బి 203 ఎఫ్ 7822 చూస్తారు మరియు తరువాత 0 0 మరియు వాస్తవానికి అందుకున్న సిగ్నల్ బలం మైనస్ 40 ఇప్పుడు అది మైనస్ 52 మరియు నేను దానిని చాలా దూరం తీసుకువెళ్తే అది మైనస్ 65 ఉంది నేను దానిని దగ్గరకు తీసుకువస్తే ఇది మైనస్ 49 మీరు శ్రేణిని చూడవచ్చు స్థానికీకరణ సాధ్యమే ఇది జేబులో ఉన్న ఫోన్ అని అనుకోండి మరియు ఇది వాస్తవానికి రేంజ్ సాధ్యమేనని మీరు చూస్తారు కాబట్టి మేము గోప్యతను ప్రదర్శిస్తున్నప్పుడు నేను పేర్కొన్న బెకన్ సాంకేతిక పరిజ్ఞానం శ్రేణిని కలిగి ఉండటం కూడా మీరు చూడవచ్చు ఎందుకంటే RSSI చాలా సమర్థవంతంగా సులభంగా అర్ధం చేసుకోవచ్చు ఈ స్క్రీన్ మనకు ఉపయోగపడే మంచి refer time 2924 ప్లాట్ఫారమ్ ఇది నార్డిక్ ఎన్ఆర్ఎఫ్ సిరీస్ s o c s కోసం ఉద్దేశించబడింది మీరు మాట్లాడుతున్న c కోడ్లో ఈ ప్రత్యేక భాగమైన IRK మరియు విరామం గురించి చూడాలని నేను కోరుకుంటున్నాను దృష్టాంతంలో సరైనదానిపై ఆధారపడి ఒక నిర్దిష్ట విరామం తర్వాత షేర్డ్ కీని మార్చవలసి ఉంటుందని వివరణ సమయంలో ప్రదర్శన సమయంలో నేను మీకు ప్రస్తావించాను కాబట్టి BLE సోర్స్ కోడ్ లో నిర్వచించబడిన ఈ ప్రత్యేక నిర్మాణంలో ఈ విరామం మార్పు వాస్తవానికి ప్రభావితమవుతుంది కాబట్టి ఇన్పుట్ కస్టమ్ ప్రైవేట్ అడ్రస్ సైకిల్ విరామం సెకన్లలో ప్రస్తావించబడినప్పుడు 11 5 గంటలు అని మేము చెప్పిన గరిష్ట విరామానికి మీరు దీన్ని మార్చవచ్చు కాబట్టి ఇది IRK యొక్క నవీకరణ విరామం ఈ నవీకరణ ఒకసారి జరిగితే షేర్డ్ కీని ఈ రెండు పరికరాల్లో తిరిగి ప్రాధేయపరచాలి తద్వారా కొత్త షేర్డ్ కీ ఇప్పుడు ఈ రెండు పరికరాల్లోనూ లభిస్తుంది మరియు రెండు పరికరాల మధ్య డేటా మార్పిడి జరిగినప్పుడల్లా గోప్యతను కాపాడుకోవచ్చు మధ్యలో మనిషిని అడ్డుకునే సామర్థ్యం BLE కి ఉంది మళ్ళీ నేను BLE 4 2 మరియు అంతకంటే ఎక్కువ పరిమితం చేస్తున్నాను అంటే 4 2 మరియు 5 0 మాత్రమే 0 రకమైన పరిస్థితులు ఈ చిత్రాన్ని సరిగ్గా మనస్సులో ఉంచుతాయి కాబట్టి ఇక్కడ రెండు పరికరాలను వింటున్న నిష్క్రియాత్మక ఈవ్డ్రాపర్ ను చూడండి ఒకటి ఎంబెడెడ్ పరికరం మరొకటి ఫోన్ మరియు ఈ ప్రయోగం యొక్క ఆలోచన ఈ యూజర్ కోరుకుంటున్న ఈ డేటాను అతను ప్రాథమికంగా ఈ డేటాను సురక్షిత లింక్ ద్వారా యాక్సెస్ చేయాలి అని అనుకుంటుంన్నాడు మరియు ఈ లింక్ ఎలా గుప్తీకరించబడుతుంది షేర్డ్ కీ గురించి మేము ప్రస్తావించినట్లు గుర్తుంచుకోండి షేర్డ్ కీ రెండు ఎండ్ డివైస్ లలో లభిస్తుంది అందువల్ల లింక్ యొక్క ఈ వైపు గుప్తీకరణను ప్రారంభిస్తుంది ఈ వైపు గుప్తీకరించబడిందని అనుకుందాం మరియు గుప్తీకరించబడిన ఈ లింక్ ద్వారా డేటాను సురక్షితంగా మార్పిడి చేయడానికి దీనికి విరుద్ధంగా ఉంటుంది పాస్ కీ పేర్కొనబడితే తప్ప ఈ డేటాకు ప్రాప్యత సాధ్యం కాదు అయితే పాస్ కీని ఎన్క్రిప్ట్ చేసిన లింక్ యూజర్ చేత టైప్ చేయబడాలి మరియు వినియోగదారులు పాస్ కీని టైప్ చేస్తేనే ఈ డేటా యాక్సెస్ సాధ్యమవుతుంది లేకపోతే ఏమీ ఇవ్వబడదు మీరు పరికరాల మధ్య కనెక్ట్ అవ్వగలుగుతారు మరియు సరిగ్గా చేయవచ్చు కాబట్టి ఇది ఎక్కువగా కనెక్ట్ చేయబడిన మరియు బంధన మోడ్లో ఉంటుంది మేము పిలిచే ఈ పరికరాలు అవుట్పుట్ పరికరం ఇన్పుట్ పరికరం మళ్లీ వెనక్కి వెళ్లి సామర్థ్యాలను చూడండి ఈ అవుట్పుట్ పరికరం ఎందుకంటే ఇది ఫోన్ డిస్ప్లే మరియు కీబోర్డ్ కలిగి ఉంది అందువల్ల ఈ వినియోగదారు పాస్ కీని టైప్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఈ పరికరం డేటాను కలిగి ఉన్నది I O సామర్థ్యాలు ఉన్నాయి డిస్ప్లే లేదు కీబోర్డ్ లేదు మరియు మొదలగునవి ఏవీ లేవు మరియు ఇది నేను చెప్పినట్లుగా ఇన్పుట్ పరికరం కూడా చాలా విస్తృత దృక్పథంలో అడ్డుకున్న m I m నుండి 4 అసోసియేషన్ మోడల్స్ ఉన్నాయి నేను ఒక్కొక్కటిగా వ్రాస్తాను మరియు ఈ చిత్రాల దృక్పథం నుండి మేము ఒక అవగాహన తీసుకుంటాము ఒక అసోసియేషన్ మోడల్ను సంఖ్యా పోలిక అంటారు దీని అర్థం ఏమిటి ఈ పాస్ కీ 6 అంకెలు ఈ 6 అంకెల పాస్వర్డ్ మరియు ఉపయోగం ద్వారా అర్థం కాబట్టి సంఖ్యా పోలికలో రెండు పరికరాలు 6 అంకెల సంఖ్యను ప్రదర్శిస్తాయి అంటే మీరు ఇకపై I o సామర్ధ్యం గురించి మాట్లాడలేరు మీకు ఈ వైపు ప్రదర్శన మరియు కీబోర్డ్ కూడా అవసరం కాబట్టి ఇది ఒక విషయం కాబట్టి మీరు నిజంగా ఎంబెడెడ్ పరికరాన్ని కలిగి ఉంటే మరియు మీరు ఒక రకమైన అసోసియేషన్ అయిన డిస్ప్లే మరియు కీబోర్డును కలిగి ఉండకూడదనుకుంటే మేము దానిని ప్రదర్శిస్తాము కాని మీరు రెండు వైపుల ఫోన్లను కలిగి ఉండవచ్చు అంటే డిస్ప్లే మరియు కీబోర్డ్ ఉండవచ్చు అందుబాటులో ఉంటే మీకు రెండు వైపుల ఫోన్లు సామర్ధ్యం ఉంటే మీరు సంఖ్యా పోలిక చేయవచ్చు ఇక్కడ పరికరాల ద్వారా 6 అంకెల సంఖ్యను ప్రదర్శిస్తుంది మరియు అవును ఎంచుకోవడం ద్వారా వినియోగదారు ప్రామాణీకరిస్తారు రెండు పరికరాలూ ఒకే సంఖ్యను ప్రదర్శిస్తుంటే మీరు అవును అని చెప్పండి అసోసియేషన్ మోడల్ వాస్తవానికి LE సురక్షితమైన తక్కువ శక్తి సురక్షిత కనెక్షన్లలో ప్రవేశపెట్టబడింది 2 మరియు DLE పైన ఉన్నది చాలా ముఖ్యమైనది మునుపటి సంస్కరణల సామర్థ్యాల గురించి మేము అంతగా చింతించము రెండవ పద్ధతి ఏమిటంటే మీకు ఒక వైపు సామర్ధ్యం మాత్రమే ఉంది కీబోర్డ్ మరియు డిస్ప్లే ఉపయోగించి పాస్ కీని ఎంటర్ చేసే అవుట్పుట్ పరికరానికి సామర్థ్యం ఉంది మరియు మరొక వైపు నేను ఇక్కడ చూపించినది డిస్ప్లే మరియు కీబోర్డ్ లేదు పాస్ కీ యొక్క మార్పిడి BLE లో ఒక సమయంలో ఒక బిట్ ని పంపిస్తుంది ఇది ఒక ముఖ్యమైన మెరుగుదల లెగసీ మోడళ్లపై మేము అన్నింటి గురించి అంతగా చింతించము వినియోగదారుడు రెండు పరికరాల్లో ఒకేలా పాస్ కీని ఇన్పుట్ చేస్తారు లేదా ఒక డిస్ప్లే ఒక పరికరం పాస్ కీని ప్రదర్శిస్తుంది మరియు వినియోగదారుడు పాస్ కీని ఇతర పరికరాల్లోకి ఎంటర్ చేస్తాడు అది మనం ఇక్కడ చేయబోతున్నాం కాబట్టి పరికరం యొక్క రెండు వైపులా మీకు విభిన్న సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఇది ఒక మార్గం మరొక మార్గం నేను సంఖ్యా పోలికను ఉపయోగించకూడదనుకుంటున్నాను లేదా పాస్ కీ పద్ధతిని పాస్ కీ ఎంట్రీని ఉపయోగించకూడదనుకుంటున్నాను నేను పేర్కొన్న ఎంట్రీ తప్పనిసరిగా ఇది వినియోగదారుడు రెండు పరికరాల్లో ఒకేలా పాస్ కీని ఇన్పుట్ చేస్తాడు లేదా ఒక పరికరం పాస్ కీని ప్రదర్శిస్తుంది మరియు వినియోగదారు పాస్ కీని ఇతర పరికరాల్లోకి ప్రవేశిస్తాడు ఇక్కడ మీరు దీన్ని చేయాలనుకోవడం లేదు మీరు దీన్ని మూడవ మార్గంలో చేయవచ్చు మూడవ మార్గం మీరు బ్యాండ్ నుండి బయట చేయడం మరో మాటలో చెప్పాలంటే మీకు రెండు ఫోన్లు ఉంటే మరియు మీకు రెండు ఫోన్ల మధ్య ఎన్ఎఫ్సి N C ఛానల్ ఉంటే ఇప్పుడు మీరు పాస్ చేయవచ్చు ఈ ప్రత్యేకమైన పాస్ కీ ని బ్యాండ్ బయట ఉన్న దానిని అవుట్ ఆఫ్ బ్యాండ్ అని అంటారు అంటే మీరు BLE ను ఉపయోగించడం లేదు కానీ మీరు ఈ పాస్ పాస్ చేయడానికి కొన్ని ఇతర ఛానెల్లను ఉపయోగిస్తున్నారు oob సామర్ధ్యం ఉన్న కనీసం ఒక పరికరం అయినా ఇప్పటికే బ్యాండ్ నుండి మార్పిడి చేయబడిన క్రిప్టోగ్రాఫిక్ సమాచారాన్ని కలిగి ఉంటే MITM కు వ్యతిరేకంగా రక్షణ సమాచారాన్ని పంచుకోవడానికి ఉపయోగించే o o b ప్రోటోకాల్ యొక్క MITM నిరోధకతపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది మూడవ మార్గం నాల్గవ మార్గాన్ని జస్ట్ వర్క్స్ అంటారు దీనిని కేవలం వర్క్స్ అంటారు MITM రక్షణ అవసరం లేనప్పుడు లేదా పరికరాలు చాలా పరిమితమైన I o సామర్థ్యాలను కలిగి ఉన్నప్పుడు ఈ అసోసియేషన్ మోడల్ చాలా ఉత్తేజకరమైనది మరో మాటలో చెప్పాలంటే ఇరువైపులా ప్రదర్శన మరియు కీబోర్డ్ లేదు మరియు మీరు కొన్ని ఇతర యంత్రాంగాన్ని ఉపయోగించాలి ఎందుకంటే అవి నిజంగా చాలా చిన్న ఎంబెడెడ్ పరికరాలను పొందుపరిచాయి మరియు ఈ రకమైన చాలా పరిమిత వనరుల ఆధారం లేకుండా ఈ అసోసియేషన్ మోడల్ను ఉపయోగించాలని మీకు తెలుసు కాబట్టి 4 అసోసియేషన్ నమూనాలు ఉన్నాయి 0 లో MITM నుండి రక్షించే 3 అసోసియేషన్ నమూనాలు ఉన్నాయి మరియు MITM రక్షణ అవసరం లేని అనువర్తనాల కోసం ఒకటి మరియు నేను చెప్పినట్లుగానే MITM రక్షణ అవసరం లేనిది వర్క్స్ కాబట్టి మీరు దీన్ని కూడా ఉపయోగించవచ్చు 2 లేదా 5 0 మిమ్మల్ని ఏదైనా చేయమని బలవంతం చేయడం కాదు కానీ వారు మీకు ఈ మంచి ఎస్కేప్ మార్గాన్ని కూడా ఇస్తారు ఇది ఓవర్ కిల్ అని నేను అనుకోను మరియు MITM ని అడ్డుకోవటానికి మీకు తెలిసిన అసోసియేషన్ మోడల్ అవసరం లేదు MITM యొక్క సంభావ్యత లేదు కాబట్టి అది కూడా సాధ్యమే సంఖ్యా సంఘం నమూనాలు మునుపటి సంస్కరణలో అందుబాటులో లేవు కాబట్టి మళ్ళీ నేను ఆ వివరాలలోకి రావటానికి ఇష్టపడను కాబట్టి ఈ పాస్ కీ యొక్క ప్రదర్శనను చూద్దాం ఇన్పుట్ పరికరానికి సామర్ధ్యం లేదు కానీ మరొక వైపు I o పరికరానికి ప్రదర్శన మరియు కీబోర్డ్ ఉంది కాబట్టి ఈ ఎంబెడెడ్ పరికరం నుండి పొందటానికి మేము ఆసక్తి కలిగి ఉన్న ఒక నిర్దిష్ట డేటా యొక్క ప్రదర్శన ఇది 2 సామర్థ్యం గల ఎంబెడెడ్ పరికరం మీరు దీనిని చూస్తారు ఇది నార్డిక్ నుండి వచ్చింది మరియు ఇది మీరు చదవాలనుకుంటున్న కొంత డేటాను కలిగి ఉంది మీరు పాస్ కీని ఇవ్వగలిగే ఒక నిర్దిష్ట దశలను అనుసరిస్తేనే అది సాధ్యమవుతుంది మరియు అప్పుడు మాత్రమే డేటా వస్తుంది కాబట్టి మాధురి దీనిని ప్రదర్శిస్తారు ఆమె కనెక్ట్ చేస్తుంది మరియు అది తెలియని సర్వీస్ UUID అక్కడ ఉన్నది అని చెబుతుంది కాబట్టి ఆమె దానిపై క్లిక్ చేసి దాని కోసం అందుబాటులో ఉన్న తెలియని లక్షణాన్నిఆమె చదవాలనుకుంటుంది కాబట్టి ఆమె దానిని నొక్కినప్పుడు మరియు జత చేసే అభ్యర్థన ఉంది మరియు ఆమె బ్లూటూత్ జత చేసే పరికరంలో పాస్ కీ టైప్ చేస్తుంది మరియు ఇది ఒకసారి నొక్కినప్పుడు ఆమె ఇక్కడ డేటా విలువను పొందుతుంది మీరు 2D F0 7 5 C 6 2 F 3 0 విలువను చూస్తారు ఇది స్పష్టమైన సూచిక పాస్ కీని సమర్పించకపోతే డేటా యాక్సెస్ సాధ్యం కాదు ఈ పరికరంలో లేదా ఈ ఎంబెడెడ్ పరికరంలో లేదా ఈ ఫోన్లో కీ ఎక్కడ ఉంది అని మీరు అడగవచ్చు మీరు అడగగల షేర్డ్ కీ ఇప్పటికే ఇరువైపులా ప్రాధమికంగా ఉన్నందున మేము ఏ కీ ని టైప్ చేయలేదు మేము ఇప్పుడు ఇచ్చేది పాస్ కీ మాత్రమే కాబట్టి ఇది చాలా ముఖ్యం మరియు మేము ప్లైన్ టెక్స్ట్ రూపంలో పాస్ కీని ఇచ్చామని మీరు చూసారు ఎందుకంటే ఆ కీ ని ఉపయోగించి లింక్ గుప్తీకరించబడింది ఇది పరికరాల ఇరువైపులా ఇప్పటికే ఉంది మరియు ఇది చాలా ముఖ్యమైన విషయం